కాబట్టి ఇప్పుడు మనము తరువాతి ఉప సమస్య అయిన ఫ్లోర్ ప్లానింగ్ గురించి చూద్దాం కాబట్టిమొదట ఈ ఫ్లోర్ ప్లానింగ్ సమస్య ఏమిటో చూద్దాం ఇప్పుడు ఈ టిపికల్ VLSI ఫీజికల్ డిజైన్ లో మనం ఏమి చేయడానికి ప్రయత్నిస్తున్నామో చూద్దాం మా ప్లే గ్రౌండ్ సిలికాన్ ఫ్లోర్ ఇక్కడ మనం అన్ని సర్క్యూట్ భాగాలను వేయాలి ఫ్లోర్ ప్లానింగ్ అంటే నేను ఇంతకు ముందు ఇచ్చిన ను గుర్తు తెచ్చుకొని అంటే అది ఇంటి ప్రణాళికను నిర్మించడం లాంటిది కాబట్టి నా సర్క్యూట్ బ్లాక్స్ ఉన్నాయి నా సిలికాన్ ఫ్లోర్ లో ఏ సర్క్యూట్ బ్లాకులను ఎక్కడ ఉంచాలో నేను ప్లాన్ చేసుకోవాలి కాబట్టి ఒకసారి నేను ఈ ప్లానింగ్ ని చక్కగా చేస్తే తరువాతి దశలలో ఫీజికల్ డిజైన్ ప్రక్రియను నిర్వహించడం చాలా సులభం అవుతుంది ఫీజికల్ డిజైన్ లో మనకు గుర్తుండే ఒక విషయం ఏమిటంటే మనము మిలియన్ల మిలియన్ల భాగాలను కలిగి ఉన్న సర్క్యూట్ లేదా నెట్లిస్ట్ను పరిష్కరిస్తున్నాము కాబట్టి ఒకసారి మనము ఈ రకమైన పార్టీషనింగ్ ఫ్లోర్ ప్లానింగ్ చేస్తే మనము ఒక డివైడ్ అండ్ కాంక్వెర్ విధానం వంటి వాటి కోసం వెళ్తున్నాము మేము సమస్యను సరళమైన ఉప సమస్యలుగా డివైడింగ్ లేదా స్ప్లిట్టింగ్ ద్వారా సమస్య యొక్క కాంప్లెక్సిటీ ను చాలా వరకు తగ్గిస్తున్నాము ఆపై వాటిని ఒక్కొక్కటిగా స్వతంత్రంగా నిర్వహిస్తాము కాబట్టి ఫ్లోర్ ప్లానింగ్ లేఅవుట్ ఉపరితలంపై మాడ్యూళ్ల యొక్క అప్ప్రోక్సిమేట్ లోకేషన్స్ ను ఉన్నాయని కనుగొనడంపై ఆధారపడి ఉందని చెప్పవచ్చు ఇప్పుడు కొన్ని ఆలోచనలు సాధారణంగా చేయబడతాయి ఉదాహరణకు అందుబాటులో ఉన్న రీజియన్ సిలికాన్ ఫ్లోర్ ఆకారాలలో దీర్ఘచతురస్రాకారం ఆకారము మోడ్యూల్స్కి కన్సిడర్ చేస్తాం మనము పెట్టాలనుకున్న మాడ్యూల్స్ ని సాధారణంగా దీర్ఘచతురస్రాకారానికి సంబంధించినవి కానీ కొన్నిసార్లు మీరు L వంటి ఇతర మాడ్యూల్ ఆకృతులను కలిగి ఉండవచ్చు మనము దీనిని తరువాత చూస్తాము కాబట్టి మనం మాట్లాడుతున్న సమస్య యొక్క మొత్తం పరిధి గురించి మీకు తెలియజేసే రేఖాచిత్రాన్ని చూద్దాం ఎడమ వైపున మనము ఉంచడానికి ప్రయత్నిస్తున్న కొన్ని మాడ్యూళ్ళను చూపిస్తాము మరియు కుడి వైపున ఉన్న ఈ దీర్ఘచతురస్రాకార ప్రాంతం మా సిలికాన్ ఫ్లోర్ కాబట్టి మనం ఈ 5 బ్లాక్లను ఇలా ఉంచాము బ్లాక్ a b c d e ఇవి మన తాత్కాలిక ఫ్లోర్ ప్లాన్ ఇప్పుడు మనం ఇక్కడ చూపిస్తున్న మరొక విషయం ఇది ఫ్లోర్ ప్లానింగ్ దశలో చేయొచ్చు లేదా చేయకపోవచ్చు ఇప్పుడు వాస్తవానికి మా ఉపన్యాస క్రమంలో మనం ఉప సమస్యను తరువాత పరిశీలిస్తాము ఫ్లోర్ ప్లానింగ్ ను రూపొందించడంతో పాటు మనం ఎక్సటర్నల్ పిన్స్ లేదా IO ప్యాడ్ల యొక్క స్థితిని కూడా తాత్కాలికంగా పరిష్కరించాలనుకుంటున్నాము ఇవి మన ఎక్సటర్నల్ కనెక్షన్లు బయటికి వెళ్తాయి మరియు విద్యుత్ సరఫరా లైన్స్ కూడా సాలిడ్ ఎడ్జ్ గ్రౌండ్ లైన్ ను సూచిస్తుంది ఈ డాటెడ్ ఎడ్జ్ పవర్ సప్లై లైన్ VDD ని సూచిస్తుంది కాబట్టి ఇది మీరు చూడగలిగినట్లుగా వాస్తవానికి గ్రౌండ్ మరియు VDD లైన్స్ ఒకే లేయర్ మెటల్ లేయర్ పై వేయబడతాయి కాబట్టి ఈ గ్రౌండ్ మరియు VDD ఈ 2 నెట్స్ ఒకదానితో ఒకటి కలుస్తాయి అని మీరు చూడవచ్చు కాబట్టి పవర్ మరియు గ్రౌండ్ ప్లానింగ్తో సహా ఫ్లోర్ ప్లానింగ్ సమస్యకు ఇది ఒక సాధారణ పరిష్కారం దీని మొత్తం చిప్ ప్లానింగ్ నేను చూపిస్తున్నాను కాని మనము ఇక్కడ VDD మరియు గ్రౌండ్ ప్లానింగ్ను కన్సిడర్ చేయకపోతే మా ఫ్లోర్ ప్లాన్లో బ్లాక్లు మరియు ఫ్లోర్ లో వాటి రిలేటివ్ పొజిషన్స్ ఉంటాయి తరువాత మనం కొన్ని ఉదాహరణలను కూడా చూస్తాము కాబట్టి ప్రాబ్లెమ్ డెఫినిషన్ ఇలా ఉంటుంది మనకు n బ్లాక్లు ఉన్నాయని అనుకుందాం దీని ప్రాంతాలు మనకు ఇవ్వబడ్డాయి మరియు ఇంకోటి కూడా ఉంది ఈ బ్లాక్లలో కొన్ని ఫిక్స్డ్ గా ఉంటాయి మరికొన్నిఫ్లెక్సిబుల్ గ ఉంటాయి ఫిక్స్డ్ అంటే బ్లాకుల వెడల్పు మరియు ఎత్తు నాకు తెలుసు కాని మరికొన్ని బ్లాక్లు ఉన్నాయి ఎన్ని గేట్లు లేదా ట్రాన్సిస్టర్లు ఉన్నాయో నాకు తెలుసు అంటే నాకు ఏరియా తెలుసు కానీ నా ఎత్తు మరియు వెడల్పు ఇప్పటికీ ఫ్లెక్సిబుల్ గా ఉంది కాబట్టి నేను దానిని సర్దుబాటు చేయగలను కాబట్టి నా ఏరియా ని ఫ్లెక్సిబుల్ బ్లాక్స్ అని పిలుస్తారు కాబట్టి మనకు యాస్పెక్ట్ రేషియో పై కొన్ని హద్దులు ఉండవచ్చు యాస్పెక్ట్ రేషియో అంటే హయిట్ డివైడ్ బై విడ్త్ కాబట్టి చెప్పాలంటే ఒక బ్లాక్ స్క్వేర్ ఆకారంలో ఉండాలని నేను కోరుకుంటున్నాను కానీ అది సన్నగా నిలువుగా అలైన్ చేయబడి లేదా అడ్డంగా అలైన్ చేయబడవచ్చు కానీ ఆ యాస్పెక్ట్ రేషియో ఎంత సన్నగా ఉంటుంది మీరు కంస్ట్రయిన్ట్ గా పేర్కొనవచ్చు ఇది దీని కంటే సన్నగా ఉండకూడదు హయిట్ టు విడ్త్ రేషియో దీని కంటే ఎక్కువ లేదా తక్కువ ఉండకూడదు కాబట్టి అవుట్పుట్ ప్రతి బ్లాక్ యొక్క ఖచ్చితమైన స్థానం వాటి విడ్త్ లు మరియు హయిట్ లు మరియు ఫిక్స్డ్ బ్లాకుల కోసం విడ్త్ మరియు హయిట్ ఇప్పటికే తెలుసు సౌకర్యవంతమైన బ్లాక్ కోసం మీరు కనుక్కోవాలి వారి ఉత్పత్తి వారి ఏరియా కి సమానంగా ఉంటుంది మరియు వాస్తవానికి అవి పరిమితులు లేదా యాస్పెక్ట్ రేషియో ri మరియు si యొక్క హద్దులలో ఉంటాయి మన లక్ష్యం ఏమిటంటే మొత్తం లేఅవుట్ ఏరియా ని తగ్గించడం మరియు వైర్ పొడవును తగ్గించడానికి క్లిష్టమైన వైర్లు లేదా క్రిటికల్ నెట్స్ కోసం కూడా ఉంటుంది అయితే వైర్ పొడవును తగ్గించడం గురించి మనము మాట్లాడుతున్నప్పటికీ ఇక్కడ మీరు గుర్తుంచుకోవాలి బ్లాకుల తాత్కాలిక ప్లేస్మెంట్ గురించి మాత్రమే మాట్లాడుతుంది కాబట్టి మనము వైర్ల యొక్క ఖచ్చితమైన వైరింగ్ ఇంకా చేయలేదు మనము ఈ దశలో అంచనా మాత్రమే చేయగలము కాబట్టి ఆ అంచనాతో కూడా నా క్లిష్టమైన నెట్ చాలా పొడవుగా మారుతోందని చెప్పగలను ఈ 2 బ్లాక్లను ఒకచోట చేర్చుకుందాం అలాంటి వాటిని పక్కపక్కనే ఉంచుదాం ఇప్పుడు ప్లేస్మెంట్ సమస్య తరువాత మనం ఒక విషయం మాట్లాడుతాము ఫ్లోర్ ప్లానింగ్ మరియు ప్లేస్మెంట్ చాలా ఒకేలా ఉంటాయి కానీ కొన్ని ఖచ్చితమైన తేడాలు కూడా ఉన్నాయి తేడాలు ఏమిటో చూద్దాం ఇప్పుడు నేను చెప్పినట్లుగా ఫ్లోర్ ప్లానింగ్లో కొన్ని బ్లాక్ లు అనువైనదిగా ఉండవచ్చు వాటి ఏరియా తెలిసిన కోణంలో కానీ అక్కడ హైట్స్ మరియు విడ్త్స్ ఇంకా నిర్ణయించబడలేదు మరియు ప్రతి బ్లాక్లో పిన్స్ కూడా ఉన్నాయి ఉదాహరణకు నాకు ఇలాంటి ఫిక్స్డ్ బ్లాక్ ఉందని అనుకుందాం కాబట్టి ఇది NAND గేట్కు అనుగుణంగా ఉంటుంది అనుకుందాం కాబట్టి నా 2 ఇన్పుట్లు ఇక్కడ ఉండవచ్చు మరియు ఇక్కడ నా అవుట్పుట్ ఇక్కడ ఉండవచ్చు ఇవి ఫిక్స్డ్ పిన్ లొకేషన్స్ నాకు అవసరమైన 6 పిన్స్ ఉన్నాయని నాకు తెలుసు కాని వాటి ఫిక్స్డ్ లొకేషన్స్ పరిష్కరించబడలేదు అవి చుట్టూ తిరగవచ్చు పిన్ లొకేషన్స్ కూడా ఇక్కడ సౌకర్యవంతంగా ఉంటాయి కాబట్టి పిన్స్ యొక్క ఫిక్స్డ్ లొకేషన్ ని ఫ్లోర్ ప్లానింగ్ లో అవి ఫిక్స్ చేయలేకపోవచ్చు మీరు పిన్స్ యొక్క లొకేషన్ ని కూడా ఫిక్స్ చేయాలి కానీ ప్లేస్మెంట్ సమస్యలో అన్ని బ్లాక్లు ఉన్నాయని మనం అనుకుంటాము బాగా నిర్వచించిన జామెట్రీ షేప్స్ మరియు వాటి పిన్ లొకేషన్స్ ఫిక్స్డ్ గా ఉన్నాయి మరియు ఫ్లోర్ ప్లానింగ్ లో మనము ఇంటర్ కనెక్షన్ల కోసం స్పేస్ ని ఉంచలేము కాని ప్లేస్మెంట్లో మనం ఇంటర్కనెక్షన్ల కోసం స్పేస్ ని స్పష్టంగా ఉంచుతాము ఇది ఒక ఉదాహరణ లాంటిది ఇప్పుడు ఫ్లోర్ ప్లానింగ్లో నాకు 3 బ్లాక్స్ a b మరియు c ఉన్నాయని అనుకుందాం వీటిని ఇలా ఉంచాలి b మరియు c యొక్క ఎడమ వైపున c మరియు a పైన b కానీ ఇక్కడ ప్లేస్మెంట్లో నేను ఇలా పేర్కొంటాను ఇది నా బ్లాక్ a ఇది నా బ్లాక్ b ఇది నా బ్లాక్ c మరియు ఈ మధ్య కొంత స్థలం ఉంది ఇది ఇంటర్ కనెక్షన్ల కోసం ఉంచారు ఇది ప్లేస్మెంట్ సమస్య యొక్క అవుట్పుట్ కాబట్టి ఫ్లోర్ ప్లానింగ్ మరియు ప్లేస్మెంట్ మధ్య ప్రధాన వ్యత్యాసం ఇది మరియు ఫ్లోర్ ప్లానింగ్ సమస్యను నిర్వహించడం చాలా కష్టం అని మీరు గమనించవలసిన విషయం ఎందుకంటే మీకు సౌకర్యవంతమైన బ్లాకుల భావన ఉంది కాబట్టి మీకు బ్లాక్ కోసం స్పేస్ ఇచ్చారని అనుకుందాం కాబట్టి బ్లాక్ చాలా భిన్నమైన ఆకారాలు ఉండవచ్చు మెరుగైన లేఅవుట్లో ఏ నిర్దిష్ట ఆకారం మనకు మరింత కాంపాక్ట్ ఇవ్వగలదో మనం కనుగొనాలి కాబట్టి ఇది అంత తేలికైన సమస్య కాదు కానీ ప్లేస్మెంట్లో అన్ని బ్లాక్ల షేప్స్ మరియు సైజస్ ఫిక్స్ అయినందున సమస్య చాలా సులభం ఫ్లోర్ ప్లానింగ్లో వాటిని ఉంచడంతో పాటు బ్లాక్ల యొక్క యాస్పెక్ట్ రేషియో ని ఫిక్స్డ్ బ్లాక్ల యొక్క ఖచ్చితమైన ఆకృతులను కూడా మీరు కనుగొనవలసి ఉంటుంది అయితే వాటిని కొన్ని డిజైన్ స్టైల్ లలో మనం చూద్దాం ఆ రెండు సమస్యలు ఒకటి కాదు భిన్నమైనవి స్లయిడ్ సమయం 0933 చూడండిస్లైడ్ సమయం 1025 చూడండి కాబట్టి ఫ్లోర్ ప్లానింగ్ సమస్యను ఒక ఉదాహరణగా తీసుకుందాం కాబట్టి 5 గుణకాలు ఉన్నాయని మేము భావిస్తున్నాము వెడల్పు మరియు ఎత్తులు ఇవ్వబడ్డాయి కాబట్టి ఇవన్నీ స్థిర మాడ్యూల్ వాటిలో ఏవీ అనువైనవి కావు కాబట్టి A స్క్వేర్ మాడ్యూల్ 1 బై 1 B అంటే 1 బై 3 C 1 బై 1 D 1 బై 2 E 2 బై 1 ఇవి 3 సాధ్యం ఫ్లోర్ ప్లానింగ్స్ ఇప్పుడు మీరు చూసే ఒక విషయం ఏమిటంటే B 1 బై 3 అని నాకు తెలుసు కాని నేను కలిగి ఉన్న ఫ్లెక్సిబిలిటీ తో నిలువుగా లేదా అడ్డంగా ఉంచగలను అదేవిధంగా D బ్లాక్ యొక్క ఆకారం నాకు తెలుసు కాబట్టి నేను దానిని అడ్డంగా లేదా నిలువుగా వేయగలను కాని నేను దానిని 90 డిగ్రీల ద్వారా తిప్పితే సమస్య లేదు కాబట్టి ఒక హారిజాంటల్ బ్లాక్ ను నేను నాకు ఉన్న ఫ్లెక్సిబిలిటీ ద్వారా నిలువుగా తిప్పుతాను కాబట్టి అలా చేయడం ద్వారా ఈ 5 బ్లాకులను అనేక విధాలుగా ఉంచవచ్చు కాబట్టి మీరు అనేక ప్రత్యామ్నాయ ఫ్లోర్ ప్లానింగ్స్ ను కలిగి ఉండవచ్చు కాబట్టి ఇక్కడ తలెత్తే విషయం ఏమిటంటే మీరు ఇచ్చిన సమస్యకు అనేక ఫ్లోర్ ప్లానింగ్స్ ను కలిగి ఉంటే వీటిలో ఏది ఇతర వాటి కంటే మెరుగైనదో నిర్ణయించే యంత్రాంగాన్ని మీరు కలిగి ఉండాలి మేము అన్ని ప్రత్యామ్నాయాలలో ఉత్తమమైన ఫ్లోర్ ప్లానింగ్ ను ఎంచుకోవలసి ఉంటుంది ఇది మనం చేయవలసిన పని ఇప్పుడు డిజైన్ స్టైల్ యొక్క నిర్దిష్ట సమస్యలకు వద్దాం దీనిని శీఘ్రంగా చూద్దాం ఫుల్ కస్టమ్ డిజైన్ స్టైల్ లో బ్లాక్లు ఏదైనా ఆర్బిట్రేరీ ఆకారాలు మరియు సైజ్ లను కలిగి ఉండగలవు వీటిని ఫుల్ కస్టమ్ డిజైన్ స్టైల్ లో మనం గుర్తుచేసుకుంటాము అవి చిన్నవి కావచ్చు పెద్దవీ కావచ్చు అవి స్క్వేర్ గా కావచ్చు అవి దీర్ఘచతురస్రాకారంగా కూడా కావచ్చు కాబట్టి ఫ్లోర్ ప్లానింగ్ మరియు ప్లేస్మెంట్ సమస్యలు రెండూ ఫుల్ కస్టమ్ డిజైన్ స్టైల్ కోసం చిత్రంలోకి వస్తాయి మరియు ఇక్కడ మీకు అవసరమైన అన్ని దశ లు అవసరం కానీ స్టాండర్డ్ సెల్ కోసం కానీ ఈ సెల్ యొక్క పరిమాణం ఫిక్స్డ్ గా ఉంటుంది ఎందుకంటే సెల్స్ లైబ్రరీ నుండి తీసుకోబడ్డాయని మీకు తెలుసు లేకపోతే సెల్ హైట్స్ ఫిక్స్డ్ గా ఉంటాయి కాని విడ్త్స్ భిన్నంగా ఉంటుంది నేను ఒక సెల్ ని ఎన్నుకున్న తర్వాత షేప్ మరియు సైజ్ ఫిక్స్డ్ గా ఉంటాయి మరియు దానిని ఈ విధంగా మాత్రమే ఉంచాలి ఈ సెల్ లను స్టాండర్డ్ సెల్ లేఅవుట్లో తిప్పడానికి కూడా మీకు అనుమతి లేదు కాబట్టి స్టాండర్డ్ సెల్ లో ఫ్లోర్ ప్లానింగ్ మరియు ప్లేస్మెంట్ సమస్యలు ఒకే విధంగా ఉంటాయి అవి వేర్వేరు ఉప సమస్యలు కాదు కాబట్టి మీకు పెద్ద నెట్లిస్ట్ ఉన్నప్పుడు మీరు 2 దశల ద్వారా వెళతారు మొదట మీరు గ్లోబల్ పార్టిషనింగ్ చేస్తారు మీరు మొత్తం నెట్లిస్ట్ను చిన్న ముక్కలుగా విభజిస్తారు మరియు ప్రతి భాగాన్ని మీరు ఒక్కొక్క రీజియన్లోకి మ్యాప్ చేయవచ్చు స్టాండర్డ్ సెల్ యొక్క ఒక రో కావచ్చు మీరు వాటిని స్టాండర్డ్ సెల్ యొక్క ఒక రో లో వేసి ప్లేస్మెంట్ను నిర్వహిస్తారు అదేవిధంగా గేట్ అర్రేల కోసం మీకు చాలా గేట్లు ఉన్నాయి ఇవి లేఅవుట్ ఫ్లోర్ లో విస్తరించి ఉన్నాయి చాలా గేట్లు ఉన్నాయి కాబట్టి మీరు ఫ్లోర్ ప్లానింగ్ అని చెప్పినప్పుడు గేట్లను ఎక్కడ ఉంచాలో మీరు ప్లాన్ చేస్తున్నారు మీరు ప్లేస్మెంట్ల గురించి మాట్లాడేటప్పుడు గేట్లను ఎలా ఉంచాలో అదే విషయం గురించి మాట్లాడుతున్నారు కాబట్టి గేట్ అర్రేకి ఫ్లోర్ ప్లానింగ్ మరియు ప్లేస్మెంట్ ఒకేలా ఉంటాయి అవి భిన్నమైనవి కావు కాబట్టి ఈ 2 సమస్యలు ఒకటే ఇప్పుడు మీరు పోల్చడానికి అనేక ఆల్టార్నేటివ్ ఫ్లోర్ ప్లానింగ్ ను కలిగి ఉన్నప్పుడు మీరు వాటిని కొంత కాస్ట్ తో అంచనా వేయగలగాలి అని చెప్పాను కాబట్టి కాస్ట్ ను ఎలా అంచనా వేయవచ్చో చూద్దాం కాబట్టి నేను చెప్పినట్లు ఫ్లోర్ ప్లానింగ్ సమస్య యొక్క సాధ్యమయ్యే పరిష్కారాల సంఖ్య చాలా పెద్దదిగా ఉంటుందని అవసరం మరియు ఉత్తమమైన పరిష్కారాన్ని నిర్ణయించడం కంప్యూటేషన్ పరంగా సంక్లిష్టమైనది NP హార్డ్ అని నిరూపించబడింది ఇప్పుడు మీరు ఒకటి కంటే ఎక్కువ ఫ్లోర్ ప్లానింగ్ లను పోల్చినప్పుడు మీరు ఈ కంపేర్ చేయడానికి అనేక మార్గాలు ఉన్నాయి మీరు టోటల్ ఏరియా ని చూస్తే మీరు మొత్తం వైర్ పొడవును చూడవచ్చు బ్లాక్స్ ని ఇంటర్కనెక్ట్ చేయడం ఎంత సులభం లేదా ఎంత కష్టమో మీరు అంచనా వేయవచ్చు ఇంటర్ కనెక్షన్ కాంప్లెక్సిటీ ఎలా భిన్నంగా ఉంటుంది ఉదాహరణకు మీరు ఫ్లోర్ ప్లాన్లో రెండు బ్లాక్లను కొద్దిగా దూరంగా ఉంచవచ్చు కాని వాటి మధ్య కనెక్షన్ల సంఖ్య చాలా పెద్దది కాబట్టి మీ ఇంటర్ కనెక్షన్ కాంప్లెక్సిటీ అక్కడ పెద్దదిగా ఉంటుందని మీరు చెప్పవచ్చు క్రిటికల్ పార్ట్స్ కి డిలే ని తగ్గించాలి కాబట్టి అవి ఎంత దూరంలో ఉన్నాయో వీటిలో ఏవైనా పాయింట్ల కంబినేషన్స్ తో మీరు కనెక్ట్ చేసుకోవచ్చు ఏరియా ని నిర్ణయించడం కష్టం కాదు ఎందుకంటే మీ మొత్తం సిలికాన్ ఫ్లోర్ దీర్ఘచతురస్రాకారంలో ఉందని మీరు చూస్తారు కాబట్టి మీరు గుడ్ ఫ్లోర్ ప్లాన్ కలిగి ఉంటే దీర్ఘచతురస్రం యొక్క సైజ్ తగ్గుతుంది కాబట్టి విడ్త్ తో హైట్ ని గుణిస్తే మీ ఏరియా అవుతుంది కాబట్టి మొత్తం ఫ్లోర్ ప్లాన్ యొక్క విడ్త్ మరియు హైట్ ను వలన మీరు మీ ఫ్లోర్ యొక్క సైజ్ ని చాలా సులభంగా కొలవవచ్చు కాబట్టి ఏరియా ని సులభంగా అంచనా వేయవచ్చు ప్రతి అభ్యర్థి కి ఫ్లోర్ ప్లాన్ ఏరియా ని మీరు చాలా తేలికగా కొలవవచ్చు కానీ వైర్ పొడవు ఈ దశలో మీకు చాలా రఫ్ అంచనా వేయడానికి మాత్రమే అనుమతి ఉందని నేను చెప్పాను ఎందుకంటే ఇక్కడ ఈ దశలో మీరు ఇంటర్ కనెక్షన్ కోసం ప్రత్యేక ఖాళీలను కూడా ఉంచలేదు వైర్లు ఎలా వేయబడతాయో మీకు తెలియదు మీరు ఒక అప్ప్రోక్సీమేషన్ మాత్రమే చేయగలరు కాబట్టి ఉపయోగించిన ఒక ప్రసిద్ధ పద్ధతి ఏమిటంటే నేను ఈ ఉదాహరణ సహాయంతో వివరిస్తున్నాను ఈ 3 దీర్ఘచతురస్రాల ద్వారా నాకు 3 బ్లాక్లు ఉన్నాయని అనుకుందాం కాబట్టి నేను ఇక్కడ ఊహిస్తున్నది ఏమిటంటే ఈ ప్రతి బ్లాకులో అనేక పిన్స్ ఉండవచ్చు వీటిని ఇతర 2 బ్లాకులలోని అనేక ఇతర పిన్లతో కనెక్ట్ చేయాలి కాబట్టి అన్ని పిన్స్ మెర్జ్ అయ్యి బ్లాకుల సెంటర్లు లో ఉన్నాయని మనము అనుకుంటాము ఇవి బ్లాక్ సెంటర్లు అని అనుకుందాం పిన్స్ బ్లాకుల సెంటర్లు లో ఉన్నాయని అనుకుంటాను మరియు ఈ బ్లాక్ మరియు Cij ఈ బ్లాక్ మధ్య బ్లాక్ i మరియు బ్లాక్ j మధ్య ఎన్ని ఇంటర్ కనెక్షన్ లైన్లు ఉన్నాయో నేను లెక్కించాను మరియు dij డిస్టెన్స్ డిస్టెన్స్ నేను మాన్హాటన్ డిస్టెన్స్ గా లెక్కించాను కాబట్టి మాన్హాటన్ డిస్టెన్స్ అంటే ఏమిటి నేను దీనితో ఒక పాయింట్ను కనెక్ట్ చేయాలనుకుంటున్నాను అనుకుందాం మాన్హాటన్ డిస్టెన్స్ అంటే మీరు నిలువుగా వెళ్ళి తరువాత మీరు అడ్డంగా వెళతారు కాబట్టి ఈ y ప్లస్ x మాన్హాటన్ డిస్టెన్స్ ఈ x ప్లస్ y కాబట్టి మీరు మాన్హాటన్ డిస్టెన్స్ ని సులభంగా లెక్కించవచ్చు ఈ పాయింట్ల కోఆర్డినేట్లు మీకు తెలిసిన ఇంటర్ కనెక్షన్ వైర్ల సంఖ్య కాబట్టి ఈ విధంగా మీరు అంచనాను కలిగి ఉంటారు ప్రతి బ్లాకుల పెయిర్ అన్నింటిలో ఎన్ని కనెక్షన్లు ఉన్నాయో 2 బ్లాకుల మధ్య మాన్హాటన్ దూరంతో మల్టిప్లై చేస్తారు ఇది వైరింగ్ లెంగ్త్ మొత్తం వైరింగ్ లెంగ్త్ యొక్క చాలా రఫ్ అంచనా అవుతుంది మరియు టోటల్ కాస్ట్ ని ఏరియా యొక్క వెయిటెడ్ సమ్ గా మరియు వెయిటెడ్ లెంగ్త్ గా మీరు అంచనా వేయవచ్చు ఇప్పుడు ఇది కొన్ని సందర్భాల్లో మీ ఏరియా మరింత ప్రాముఖ్యత కలిగి ఉండవచ్చు మీరు w1 కు అధిక వెయిటేజీని ఇవ్వవచ్చు కానీ మీ ఇంటర్ కనెక్షన్ లెంగ్త్ మినిమైజ్ఏషన్ మరింత ముఖ్యమైనది మీరు w2 కి ఎక్కువ పొడవు ఇవ్వవచ్చు హయ్యర్ వెయిట్స్ కాబట్టి ఈ w1 w2 ను యూజర్ పేర్కొనవచ్చు ఇప్పుడు ఫ్లోర్ ప్లాన్ యొక్క మంచిని అంచనా వేయడానికి మరొక మార్గం ఉంది ఇది డెడ్ స్పేస్ ని కొలవడం ద్వారా డెడ్ స్పేస్ అంటే ఫ్లోర్ ప్లాన్లోని వృధా అయిన స్థలం ఈ ఫ్లోర్ ప్లాన్ యొక్క మొత్తం వైశాల్యం మీకు తెలిసినట్లుగా ఎత్తును వెడల్పుతో గుణించడం ద్వారా మీరు అంచనా వేయవచ్చు మరియు ఇండివిడ్యుయల్ బ్లాక్స్ ఉన్నాయి కాబట్టి మీరు బ్లాకుల టోటల్ ఏరియా ని తీసుకుంటారు కాబట్టి మీరు బ్లాకుల ఏరియా లను పొందుతారు మీరు దానిని A నుండి తీసివేస్తే మీరు అన్ ఆకుపైడ్ స్పేస్ అని పిలుస్తారు దీనిని కొన్నిసార్లు డెడ్ స్పేస్ అని పిలుస్తారు కాబట్టి A ద్వారా విభజించండి మీరు పర్శంటేజ్ లెక్కించినట్లయితే ఇది కొన్నిసార్లు మీరు డెడ్ స్పేస్ పర్శంటేజ్ అని పిలుస్తారు కొన్నిసార్లు ఏరియా కి బదులుగా మనం డెడ్ స్పేస్ పర్శంటేజ్ ని తగ్గించాలనుకుంటున్నామని చెప్పవచ్చు డెడ్ స్పేస్ పర్శంటేజ్ ని తగ్గించడం అంటే మీరు ఆ ఏరియా ని తగ్గిస్తున్నారని అర్థం అదే అర్థం కాబట్టి సమస్యలు ఒకేలా ఉంటాయి ఇప్పుడు మనం ఫ్లోర్ ప్లాన్ను ఎలా రెప్రెసెంట్ చేస్తామో చూద్దాం స్లైసింగ్ స్ట్రక్చర్ అనేది చాలా సాధారణ మార్గం అది ఏమిటో చూడటానికి ప్రయత్నిద్దాం స్లైసింగ్ స్ట్రక్చర్ అంటే ఇది రెక్టఅంగుళర్ డిసెక్షన్ లాంటిది నాకు ఫ్లోర్ ప్లాన్ ఉందని అనుకుందాం చాలా బ్లాక్స్ ఉన్నాయని అనుకుందాం డిసెక్షన్ అంటే నేను ఫ్లోర్ ప్లాన్ ను వర్టికల్ లైన్ ద్వారా లేదా ఇలాంటి హారిజాంటల్ లైన్ ద్వారా కట్ చేయగలను నేను దానిని 2 భాగాలుగా కట్ చేయగలను వీటిని డై సెక్షన్ అంటారు కాబట్టి నేను డిసెక్షన్ చేసిన తర్వాత ఫ్లోర్ ప్లాన్ ను 2 చిన్న ఫ్లోర్ ప్లాన్ లుగా విభజిస్తాను కాబట్టి స్లైసింగ్ స్ట్రక్చర్ వాస్తవానికి మీరు ప్రాథమిక బ్లాక్లను పొందే వరకు ఫ్లోర్ ప్లాన్ను పదేపదే ఎలా స్లైస్ చేయాలో చెబుతుంది కాబట్టి ఆ స్లైసింగ్ ట్రీ ను ఆ స్లైసింగ్ స్ట్రక్చర్ ని నిర్దేశిస్తుంది నేను కొన్ని ఉదాహరణలు చూపిస్తాను స్లైసింగ్ ట్రీ అంటే బైనరీ ట్రీ తప్ప మరొకటి కాదు ప్రతి దశలో మీరు ఒక స్లైస్ హారిజాంటల్ స్లైస్ లేదా వర్టికల్ స్లైస్ చేస్తున్నారు ఈ బైనరీ ట్రీ లో వర్టెక్స్ లేదా నోడ్ వర్టికల్ కట్ V ను రెప్రెసెంట్ చేస్తుంది లేదా హారిజాంటల్ కట్ H ను రెప్రెసెంట్ చేస్తుంది తరువాత మూడవ రకమైన వర్టెక్స్ కూడా అక్కడ ఉంటుందని మనం చూస్తాము దీనిని వీల్ అని పిలుస్తారు ఇది కనిపిస్తుంది స్లైస్ చేయలేని కొన్ని ఫ్లోర్ ప్లాన్ లు కోసం ఇది మనం కొంచెం తరువాత చూస్తాము మరియు ట్రీ యొక్క లీఫ్ ఒక ప్రాథమిక బ్లాక్ను సూచిస్తుంది మీరు ఈ ఫ్లోర్ ప్లాన్ లో ఉంచాలనుకునే బ్లాక్లు అవుతుంది మనం ఒక ఉదాహరణ తీసుకుందాం నా వద్ద ఈ ఫ్లోర్ ప్లాన్ a b c d e f g ఉందని అనుకుందాం 6 బ్లాక్స్ ఉన్నాయి వీటిని ఇలా ఫ్లోర్ పై ఉంచారు ఇప్పుడు ఎడమ వైపున ఉన్న ఈ ట్రీ స్లైసింగ్ ట్రీ ను సూచిస్తుంది ఇది ఎలా జరిగిందో చూద్దాం లీఫ్ వైపు నుండి మొదలవుతుంది e మరియు f ఒక వర్టెక్స్ V ద్వారా కనెక్ట్ అయ్యి ఉంటే అంటే వర్టికల్ లైన్ ద్వారా విభజించబడ్డాయి ఈ మొత్తం విషయం ఈ మొత్తం దీర్ఘచతురస్రాన్ని సూచిస్తుంది ef d మరియు ఈ మొత్తం దీర్ఘచతురస్రం a హారిజాంటల్ లైన్ ద్వారా అనుసంధానించబడి ఉంది d మరియు ఈ మొత్తం దీర్ఘచతురస్రం ఒక హారిజాంటల్ లైన్ ద్వారా అనుసంధానించబడి ఉంది ఈ మొత్తం మరియు c మరొక హారిజాంటల్ లైన్ ద్వారా అనుసంధానించబడి ఉంది ఈ మొత్తం మరియు c మరొక హారిజాంటల్ లైన్ ద్వారా అనుసంధానించబడి ఉంది మరియు మరొక వైపు a b హారిజాంటల్ లైన్ ద్వారా అనుసంధానించబడి ఉంది ఈ మొత్తం మరియు ఈ మొత్తం వర్టికల్ లైన్ గా అనుసంధానించబడి ఉంది ఈ వర్టికల్ లైన్ కాబట్టి ఈ ఫ్లోర్ ప్లాన్ను ఇలాంటి స్లైసింగ్ ట్రీ ద్వారా సూచించవచ్చు మీరు చెక్ చేయవచ్చు ఇది కూడా ఒక స్లైసింగ్ ట్రీ ఇది అదే ఫ్లోర్ ప్లాన్ను సూచిస్తుంది కాబట్టి ఈ c మరియు d వాస్తవానికి ఇంటర్చేంజ్ అవుతాయి ఎందుకంటే మీరు చూడగలరు 2 హారిజాంటల్ స్లైసెస్ హారిజాంటల్ slices ఉన్నాయి కాబట్టి మీరు మొదట ఈ స్లైస్ లేదా మొదట ఈ స్లైస్ను చేస్తారు పట్టింపు లేదు కాబట్టి మీరు మొదట ఈ d ను చేసి తరువాత c లేదా c మొదట ఆపై d పర్వాలేదు కాబట్టి ఇచ్చిన ఫ్లోర్ ప్లాన్ కోసం ఒకటి కంటే ఎక్కువ స్లైసింగ్ ట్రీ లు ఉండవచ్చు ఇప్పుడు స్లైసింగ్ ట్రీ ను కాంపాక్ట్ మార్గంలో రెప్రెసెంట్ చేస్తాం దీనిని పోలిష్ నొటేషన్ అని పిలుస్తారు దీనిని పోస్ట్ఫిక్స్ నొటేషన్ అని కూడా పిలుస్తారు ఇప్పుడు పోలిష్ నొటేషన్ అంటే ఏమిటి మనము దానిని తరువాత వివరిస్తాము కాని ఇక్కడ నేను మీకు క్లుప్తంగా తెలియజేస్తాను మీకు ఇలాంటి నోడ్ ఉన్నప్పుడు మీకు e మరియు f ఉన్న చోట V అనుకుందాం పోలిష్ నొటేషన్ లో మనం మొదట లీఫ్ 2 బ్లాకులను రూట్ V తరువాత వ్రాస్తాము నాకు మరొకటి ఉందని అనుకుందాం ఈ H ఇక్కడ ఇది ఇక్కడ కలుపుతుంది మరియు నాకు ఇక్కడ మరొక బ్లాక్ కనెక్ట్ చేయబడింది అప్పుడు నేను a మరియు ఈ మొత్తంని వ్రాస్తాను ఈ మొత్తం ఈ మొత్తం విషయాన్ని సూచిస్తుంది H దీని తరువాత మొత్తం విషయం H కాబట్టి పోలిష్ నొటేషన్ రాయడం వెనుక ఉన్న ప్రాథమిక ఆలోచన ఇది కాబట్టి మీకు ఇలాంటి ట్రీ ఉన్నప్పుడు మీరు సమానమైన పోలిష్ నొటేషన్ ను వ్రాయవచ్చు నేను మీకు బాగా చూపిస్తాను VI ఇక్కడ వర్టికల్ లైన్ ద్వారా చూపిస్తున్నాను మరియు HI ఒక హారిజాంటల్ లైన్ a b హారిజాంటల్ లైన్ a b హారిజాంటల్ లైన్ ద్వారా ఇక్కడ మరొక వైపు e f వర్టికల్ లైన్ లో చూపిస్తోంది మీరు వర్టికల్ లైన్ ను అనుసరించి e f ని చూస్తారు ఈ విషయం తరువాత హారిజాంటల్ లైన్ d ఈ విషయం తరువాత హారిజాంటల్ లైన్ c ఈ మొత్తం విషయం తరువాత హారిజాంటల్ లైన్ c ఈ మొత్తం విషయం తరువాత హారిజాంటల్ లైన్ ఈ మొత్తం ఈ మొత్తం వర్టికల్ లైన్ కాబట్టి దీనిని మనం తరువాత వివరిస్తాము కాని పోలిష్ నొటేషన్ లో ఒక లేఅవుట్ను ఈ విధంగా వ్యక్తీకరించవచ్చు ఇప్పుడు ఇవి ఫ్లోర్ ప్లాన్ కు ఉదాహరణఅని మీరు చూడవచ్చు ఇక్కడ కూడా మాకు కొన్ని బ్లాక్స్ ఉన్నాయి అవి చాలా చక్కగా ఉంచబడ్డాయి కానీ మీరు వాటిని స్లైస్ చేయలేరు మీరు గమనిస్తే మీరు కంటిన్యుయస్ వర్టికల్ లేదా పార్టిషన్ చేయగల హరిజోన్టల్ స్లైస్ కలిగి ఉండకూడదు ఈ ఫ్లోర్ ప్లాన్ దీనిని నాన్ స్లైసబుల్ ఫ్లోర్ ప్లాన్ అని పిలుస్తారు మరియు ఈ పద్ధతి అయిన ఈ 5 బ్లాక్స్ వంటి టోపోలాజీ ని వీల్ అంటారు కాబట్టి ఫ్లోర్ ప్లాన్లోని ఒక వీల్ 5 చైల్డ్ నోడ్లతో కూడిన వెర్టెక్స్ ద్వారా రెప్రెసెంట్ చేయబడుతుంది మీరు చెప్పినట్లుగా ఇది ఈ ఫ్లోర్ ప్లాన్ d c f e g c d e f g కాబట్టి cdefg ఒక వీల్ ను సూచిస్తుంది కానీ మీరు దానిని వీల్ అని నిర్వచించిన తర్వాత మిగిలిన వాటిని స్లైస్ చేయవచ్చు మీరు ఇక్కడ ఒక స్లైస్ కలిగి ఉండవచ్చు మీరు ఇక్కడ ఒక స్లైస్ కలిగి ఉండవచ్చు మరియు మీరు దీన్ని స్లైస్చేయవచ్చు కాబట్టి మీరు a b కలిగి ఉండవచ్చు మీరు ఒక స్లైస్ కలిగి ఉండవచ్చు వర్టికల్ గా ఉంటుంది మరియు ఇది మీకు వర్టికల్ స్లైస్ కలిగి ఉండవచ్చు అప్పుడు మీరు హరిజోన్టల్ స్లైస్ కలిగి ఉండవచ్చు కాబట్టి మీరు కలిగి ఉండవచ్చు ఇది కంపోసిట్ ట్రీ ఇది హరిజోన్టల్ మరియు వర్టికల్ స్లైస్ లతో పాటు ఈ వీల్ ని కలిగి ఉంటుంది చివరగా నేను ఫ్లోర్ ప్లాన్ యొక్క పూర్వ రిప్రెసెంటేషన్ ను చూస్తాను ఇది గ్రాఫ్ రిప్రెసెంటేషన్ కూడా కాబట్టి ఇక్కడ ఫ్లోర్ ప్లానింగ్ ఒకటి కాదు రెండు గ్రాఫ్లు గా రెప్రెసెంట్ చేయబడింది డైరెక్ట్డ్ ఎసిక్లిక్ గ్రాఫ్లు అంటే ఎడ్జ్ లకు కొన్ని యార్రౌ లు ఉంటాయి కాబట్టి గ్రాఫ్లో ఒకదాన్ని హరిజోన్టల్ పోలార్ గ్రాఫ్ అంటారు మరొకటి వర్టికల్ పోలార్ గ్రాఫ్ అంటారు కాబట్టి హరిజోన్టల్ పోలార్ గ్రాఫ్ కోసం వెర్టెక్స్ ఒక వెర్టెక్స్ వర్టికల్ ఛానెల్కు రెప్రెసెంట్ చే స్తుంది మరియు ఎడ్జ్ రెండు ఛానెల్లు ఒక బ్లాక్ యొక్క రెండు వ్యతిరేక వైపులా ఉన్నాయని సూచిస్తుంది ఎడ్జ్ వెయిట్ బ్లాక్ యొక్క వెడల్పును సూచిస్తుంది కాబట్టి దీనిని వివరించడానికి ఒక ఉదాహరణ తీసుకుందాం ఈ ఉదాహరణను తీసుకుందాం ఇది లేఅవుట్ లేదా ఫ్లోర్ ప్లానింగ్ ఇది హరిజోన్టల్ పోలార్ గ్రాఫ్ హరిజోన్టల్ దిశలో ఇవి వెర్టెస్ అని మీరు చూస్తారు వెర్టిసిస్ ఏమి సూచిస్తాయి మీకు వర్టికల్ లైన్ ఉన్న ప్రతి ప్రదేశంలో వెర్టిసిస్ సూచిస్తాయి ఇక్కడ నాకు వర్టికల్ లైన్ ఉంది ఇక్కడ తరువాత నాకు ఈ బ్లాక్లో ఇక్కడ వర్టికల్ లైన్ ఉంది ఇక్కడ నాకు వర్టికల్ లైన్ ఉంది ఇక్కడ ఈ బ్లాక్లో ఉంది ఇక్కడ నాకు ఒక వర్టికల్ లైన్ ఇక్కడ మరియు చివరిలో నాకు ఇక్కడ వర్టికల్ లైన్ ఉంది అదేవిధంగా ఇతర దిశలో నేను వర్టికల్ పోలార్ గ్రాఫ్ కలిగి ఉండవచ్చు ఇక్కడ నేను హరిజోన్టల్ లైన్ లను చూస్తాను నాకు ఇక్కడ ఒక హరిజోన్టల్ లైన్ ఉంది ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి మరియు ఈ మొత్తం మరియు ఈ వెయిట్స్ వంటి వెయిట్స్ దీన్ని చూడండి మరియు ఇది ఒక ఎడ్జ్ ఈ ఎడ్జ్ మరియు ఈ ఎడ్జ్ ఒక బ్లాక్ ద్వారా అనుసంధానించబడి ఉంటుంది మరియు ఈ ఎడ్జ్ యొక్క వెయిట్ గా ఉండే ఈ బ్లాక్ యొక్క హైట్ ఈ నోడ్ మరియు ఈ నోడ్ ఇది మధ్యలో ఉన్న బ్లాక్ కాబట్టి ఈ బ్లాక్ యొక్క హైట్ ఈ ఎడ్జ్ యొక్క వెయిట్ ఇది మరియు ఇది ఈ బ్లాక్ యొక్క హైట్ దీని వెయిట్ అవుతుంది అదేవిధంగా ఈ దిశలో ఇది మరియు ఇది మొత్తం లైన్ ఉంది కాబట్టి ఇది మొత్తం విడ్త్ వెయిట్ ఉంటుంది కాబట్టి ఈ రెండు గ్రాఫ్లు మీకు ఇస్తే ఈ రెండు గ్రాఫ్ల నుండి మీరు ఈ ఫ్లోర్ ప్లాన్ను పునర్నిర్మించవచ్చని మీరు తనిఖీ చేయవచ్చు కాబట్టి పోలార్ గ్రాఫ్ను నిర్మించడానికి ఇది కూడా ఒక మార్గం తరువాత మనం ఫ్లోర్ ప్లానింగ్ అల్గోరిథంలను ఫ్లోర్ ప్లానింగ్ వాస్తవానికి ఎలా నిర్వహించవచ్చు అని చూస్తాము కాబట్టి మనము ఇప్పుడు ఈ ఉపన్యాసం 8 ను ముగిద్దాం కాబట్టి ఇప్పుడు తదుపరి ఉపన్యాసంలో మనము ఫ్లోర్ ప్లానింగ్ కోసం అల్గోరిథంలను చూస్తాము